అందరికి స్వాగతం డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ పై ఎన్పీటీఈఎల్ మూక్ కోర్సుకు తిరిగి స్వాగతం నేను కాన్పూర్ ఐఐటి కి చెందిన రవిచంద్రన్ ను నేను గత ఒక వారంగా మీకు ఈ కోర్సును బోధిస్తున్నాను గత వారం ఎలా గడిచింది కాబట్టి మీరు క్విజ్ రాయడం ఆనందించారా మీలో కొందరు 20 కి 20 పొందారని నేను ఆశిస్తున్నాను మరియు మీరు ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మరియు మీ సమాధానాలను క్రాస్ చెక్ చేయడానికి పాఠాలకు తిరిగి వెళ్లడం ఆనందించారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఈ వారం మనము గత వారం చేసిన దానితో పోలిస్తే గత వారం నేను మీకు భావనలను పరిచయం చేయాల్సి వచ్చింది మీ సామర్థ్యాన్ని గ్రహించడం అనేది మీరు చేయవలసిన మొదటి అతి ముఖ్యమైన విషయం మీరు రాణించాలనుకుంటే మరియు మీరు రాణించాలనుకుంటే మరియు మీరు మీ సాఫ్ట్ స్కిల్స్ మరియు పర్సనాలిటీ ని మొత్తం సమగ్ర కోణంలో అభివృద్ధి చేయాలనుకుంటే ఆ దిశగా మనము వివిధ భావనల గురించి చర్చిస్తున్నాము ఆపై నేను అనుకున్నానుముఖ్యంగా మన నేటి జీవితంలో మనం ఎదుర్కొనే కాన్ఫ్లిక్ట్ అనే ఒక ముఖ్యమైన పరిస్థితికి సంబంధించి నేను మీకు సాఫ్ట్ స్కిల్స్ గురించి కొంత నేర్పించాలి కాబట్టి ఈ వారంలో మనం చాలా ఆసక్తికరమైన మరియు చాలా రిలెవంట్ సాఫ్ట్ స్కిల్ అంటే కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ స్కిల్తో ప్రారంభించబోతున్నాం మరియు నేను కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ పరంగా మనం ఇవ్వాల్సిన విన్ విన్ సొల్యూషన్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు నేను ఈ వారం ప్రారంభించడానికి ముందు గత ఉపన్యాసంలో మనం చర్చించిన విషయాలను శీఘ్ర పునరావృతం చేస్తాము గత ఉపన్యాసంలో నేను కేవలం డేవిడ్ మెక్క్లె David McClelland s లాండి యొక్క 3 అవసరాలపై దృష్టి పెట్టాను ముఖ్యంగాఅనుబంధానికి సంబంధించిన మూడు ప్రేరణ అవసరాలు శక్తి అవసరం మరియు అత్యంత ముఖ్యమైనది అచీవ్మెంట్ నీడ్ లేదా అవసరం సాధన లేదా ఎన్ ఆక్ లక్షణం శ్రేష్ఠత సాధించాలనే కోరికను నీడ్ ఎచీవ్మెంట్ ట్రెయిట్ అని పిలుస్తారు ఆపై తరువాత నేను మీకు చెప్పాను ఒకప్పుడు ప్రజలు ఫిజికల్ క్వోషెంట్ PQ గురించి చాలా ఆందోళన చెందారని ఆపై IQ కి సంబంధించి ఆలోచనలో మార్పు వచ్చిందని దీనికి మించి మనకు ఈ EQ ఉంది మరియు ఈ రోజు ప్రజలు SQ అంటే ఆధ్యాత్మిక అంశము లేకుండా మీరు చాలా సమగ్రమైన జీవితాన్ని గడపలేరని మరియు మీరు మీ జీవితంలో సంపాదించిన విజయాన్ని కొనసాగించలేరని చెబుతారు ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మేధస్సు అంటే ఏమిటో వివరించే దిశగా ఆధ్యాత్మిక మూలధనం పదాలు దానాహ్ జోహార్ ఉపయోగించినవి నేను ఆధ్యాత్మిక మూలధనంపై ఆమె పుస్తకాన్ని సూచిస్తున్నాను ఆపై నేను మీ ఆధ్యాత్మిక మూలధనాన్ని అభివృద్ధి చేయడానికి లేదా నిర్మించడానికి 12 ప్రాథమిక సూత్రాలను మీతో చర్చించడం అంటే ఆమె స్వీయ అవగాహన సహజత్వం దృష్టి మరియు విలువ ఆధారితంగా ఉండటం పవిత్రత కరుణ వంటి వాటితో ప్రారంభమవుతుంది వైవిధ్య వేడుకలు క్షేత్ర స్వాతంత్ర్యం వినయం ప్రాథమికంగా ఎందుకు అని అడిగే ధోరణి ప్రశ్నలు రీఫ్రేమ్ చేయగల సామర్థ్యం ప్రతికూలతను సానుకూలంగా ఉపయోగించడం మరియు వృత్తి భావాన్ని కలిగి ఉండటం ఇప్పుడు అన్నింటికంటే మించి ముగించే ముందు నేను జోహార్ ఎత్తి చూపినట్లుగా ఈ ఆధ్యాత్మిక మూలధనాన్ని ఉపయోగించి మనం ఉన్నత స్థాయి ప్రేరణతో పనిచేయగలగాలని చెప్పాను మరియు మీరు అధిక స్థాయి ప్రేరణతో వ్యవహరించడం ప్రారంభిస్తే మనం సాధారణంగా పడిపోతున్న చాలా ప్రాపంచిక సమస్యలు సాధారణంగా జీవితంలో చాలా సరళమైన చిన్నచిన్న విషయాలతో మనం దెబ్బతింటాము అవి అన్నీ వస్తాయి కాబట్టి మీరు రచయిత సూచించిన విధంగా ఒక ప్రాజెక్ట్గా జీవితాన్ని గడపగలుగుతారు కానీ పేర్కొన్న 3 ముఖ్యమైన హక్కుల పట్ల పొందిన సున్నితత్వంతో అంటేః ఒకటి మంచితనం మరొకటి సత్యం మరియు అందం ఇప్పుడు మీరు అడగవలసిన తదుపరి ప్రశ్న గత వారం మీరు దీని గురించి చదివారుమీరు ప్రారంభించారు మీ సామర్థ్యాన్ని గ్రహించి మీరు రాణించాలనుకుంటున్నారు ఆపై మీరు స్వీయ వాస్తవికతను సాధించడానికి ప్రయత్నిస్తున్నారుఆపై మీలో ఈ సాధన లక్షణం ఉందని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారుఆ అంతర్గత కేంద్రాన్ని నిర్మించిన తరువాత మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు ఏమి చేయబోతున్నారు ఎందుకంటే జీవితం అనేది మీలో ఉన్న విషయం కానీ అది ధృవీకరించబడుతుంది ఇది మీ చుట్టూ ఉన్న చాలా మంది వ్యక్తులచే మీకు ఇవ్వబడుతుంది అర్థం కనీసం ప్రయోజనం కనీసం మీరు కనిపెట్టిన విషయం అయితే మీరు ఆ అర్థాన్ని ఎలా చేరుకుంటారు ఆ నెరవేర్పును మీరు ఎలా చేరుకుంటారు అంటే మళ్ళీ మీకు ఇవ్వబోయేది ప్రజలే గుర్తుంచుకోండి మొదట్లో నేను చెప్పాను అది మీ వైఫల్యం అయినా లేదా మీ విజయం అయినా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు సహకరించబోతున్నారని ఆ కోణంలో స్వీయ వాస్తవికత వంటి అత్యంత వాంఛనీయమైన ఈ లక్షణాలన్నింటినీ మీరు పొందినప్పటికీ మీ నేటి జీవితంలో కలుసుకుని మీ జీవితంలో కాన్ఫ్లిక్ట్ లకు కారణమయ్యే వ్యక్తుల నుండి మీరు తప్పించుకోలేరు మీ రోజు గురించి ఆలోచించండి మీ రోజు ఎలా ప్రారంభమవుతుంది ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా రోజు ప్రారంభమవుతుందా లేదు ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా ప్రారంభమయ్యే లేదా ముగించే లేదా పురోగమించే ఒక్క రోజు కూడా లేదు వాస్తవానికి చాలా చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఆపై పెద్ద కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఇవి మనల్ని ప్రతి సంక్షోభ పరిస్థితికి తీసుకువెళుతున్నాయి మనము దానిని చాలా సులభంగా ఎదుర్కోవటానికి కారణమయ్యే కాన్ఫ్లిక్ట్స్ మరియు మన నేటి జీవితంలో చాలా సులభంగా ఎదుర్కోవటానికి అలవాటుపడిన కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఉదాహరణకు ఉదయం మీరు లేచి ఆపై చాలా భారీ వర్షం కురుస్తుంది ఇప్పుడు మీరు గొడుగు తీసుకుని బయటకు వెళతారని లేదా వర్షం ఆగిపోయే వరకు వేచి ఉంటారని మీకు తెలుసు ఇప్పుడు మీరు ఈ రకమైన కాన్ఫ్లిక్ట్ ను ఎలా నిర్వహించాలో నేర్చుకున్నారు ఇప్పుడు మీ స్కూటర్ పాడైపోయింది లేదా కారు పాడైపోయింది కాబట్టి మీరు మెకానిక్ను పిలుస్తారని మీకు తెలుసు మీరు దానిని మరమ్మతు చేస్తారు ఇప్పుడు మీరు మీ జీవితంలో భాగంగా తీసుకున్నవి ఇవి ఇప్పుడు నాకు ఆసక్తి ఉన్న కాన్ఫ్లిక్ట్స్ మానవులతో మీ పరస్పర చర్య కారణంగా తలెత్తే కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు మొదట కాన్ఫ్లిక్ట్ ను ఎలా నిర్వచించాలి కాన్ఫ్లిక్ట్ అంటే ఏమిటి మీరు నిఘంటువు నిర్వచనాలను పరిశీలిస్తే వాటిలో కొన్నింటి గురించి మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను మొదట మీరు కాన్ఫ్లిక్ట్ లో ఉన్నప్పుడు మీరు ఘర్షణ లేదా అసమ్మతికి గురవుతున్నారని ఇది చెబుతుంది మీరు ఒకరి అభిప్రాయంతో ఏకీభవించలేరు కాబట్టి ఘర్షణ జరుగుతుంది కాన్ఫ్లిక్ట్ అంటే వైరుధ్యంలో లేదా వ్యతిరేకతలో విరుద్ధంగా ఉండటం ఘర్షణ యుద్ధం చేయడం లేదా సంతృప్తి చెందడం అని కూడా దీని అర్థం ఒకరితో ఒకరు పోరాడటం ముఖ్యంగా సుదీర్ఘ పోరాటం కొన్నిసార్లు కలహాలు మళ్ళీ చాలా బాధాకరమైన పరిస్థితితో కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ అంటే వివాదాలు తగాదాలు మరియు పార్టీల మధ్య ఘర్షణలు అని కూడా అర్థం కాన్ఫ్లిక్ట్ అంటే చర్య యొక్క అసమ్మతి అని కూడా అర్థం అంటే చర్య చాలా సామరస్యపూర్వకమైన దిశలో వెళ్ళడం లేదు అసంతృప్తికరమైన భావన లేదా ప్రయత్నం యొక్క అసమ్మతి శత్రుత్వం లేదా వ్యతిరేకత ఒకరి పట్ల ద్వేషం ఆలోచనలకు వ్యతిరేకత ఇతరుల ప్రిన్సిపల్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఐడియాస్ కాన్ఫ్లిక్ట్ అంటే కేవలం కలిసి కొట్టడం అని కూడా అర్థం ఇప్పుడు వీటన్నింటిలో మీరు అసమ్మతి విరుద్ధమైన తగాదాలు వంటి నిర్వచనాలను చూడవచ్చు ఆపై కొన్నిసార్లు అసమ్మతి భావన యొక్క అస్థిరత ఉంది ఇప్పుడు మీరు నిజ జీవితంలో కాన్ఫ్లిక్ట్ లను నివారించగలరా మీరు కాన్ఫ్లిక్ట్ లు లేకుండా జీవించగలరా మళ్ళీ స్పష్టమైన సమాధానం లేదు ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ అనేది జీవితంలో చాలా సాధారణ ఆమోదించబడిన ఊహించిన తప్పించుకోలేని భాగం నేను చెప్పినట్లుగా ఈ రోజు సాధారణ కాన్ఫ్లిక్ట్స్లను ప్రజలు తమ జీవితంలో భాగంగా అంగీకరించారు నిజానికి ప్రజలు కొన్నిసార్లు ఆశిస్తారు నాకు ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి వారు హోరోస్కోప్ చానెల్స్ చూస్తారు వారు జ్యోతిషశాస్త్రాన్ని చూస్తారు ఈ రోజు నా జీవితంలో ఎలాంటి విభేదాలు ఉంటాయో నేను వాటిని పరిష్కరించగలనా అని వారు ఊహించాలనుకుంటున్నారు ఇది తమ జీవితంలో తప్పించుకోలేని భాగమని ప్రజలకు తెలుసు ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో రోజువారీ కాన్ఫ్లిక్ట్స్ ను ఎదుర్కొంటున్నారు సంవత్సరానికి ఒకసారి ఒకసారి బ్లూ మూన్ లో మీకు కాన్ఫ్లిక్ట్ వస్తుందని కాదు కానీ కాన్ఫ్లిక్ట్ గురించి తదుపరి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విడిచిపెట్టిన కాన్ఫ్లిక్ట్ ఎవరూ లేరు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో రోజువారీ కాన్ఫ్లిక్ట్ ను ఎదుర్కొంటారు ఇది వార్షిక ప్రాతిపదికన ఎవరినైనా సందర్శించడం కాదు దశాబ్దానికి ఒకసారి ఒకసారి బ్లూ మూన్ లో లేదు రోజువారీ ప్రాతిపదికన మనమందరం కాన్ఫ్లిక్ట్స్లను అనుభవిస్తాము కానీ నేను చెప్పినట్లుగా చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఆపై పెద్ద కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఆపై మానవ సంబంధాలలో కూడా కాన్ఫ్లిక్ట్ అనేది ఏదైనా సంబంధంలో క్రమానుగతంగా సంభవిస్తుంది ఇది క్రమానుగతంగా వస్తుంది కానీ నేను చెప్పినట్లుగా భార్యాభర్తలు ప్రతిరోజూ ఒకరితో ఒకరు గొడవపడే సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఇది చాలా చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్ ఇది అప్పుడు మరియు అక్కడ చాలా త్వరగా పరిష్కరించబడుతుంది కానీ కొన్నిసార్లు గొడవలు ఒకదానికొకటి విడివిడిగా జీవించే స్థాయికి దారితీస్తాయి ఇప్పుడు ఇది పరిష్కరించాల్సిన పెద్ద కాన్ఫ్లిక్ట్ గా మారింది ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ యొక్క సానుకూల దృక్పథాలు ఏమిటి ఒక కాన్ఫ్లిక్ట్ పరిష్కరించబడిన తర్వాత అది నిజానికి సమస్య కాదని మీకు తెలుసు కానీ అది చేతిలో బహుమతి తో మీ వద్దకు వచ్చిన సమస్య మీకేం అర్థమైంది వ్యతిరేక ప్రాధాన్యతలు మరియు విలువలను అర్థం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం కాన్ఫ్లిక్ట్లతో ఇతరులు మీలో దేనిని విలువైనదిగా భావిస్తారో మరియు వారి ప్రాధాన్యతలు ఏమిటో మీరు నేర్చుకుంటారు మరియు మీరు ఆ సంబంధాన్ని నిజంగా విలువైనదిగా భావిస్తే మీరు ఏమి చేస్తారు మీరు వారి ప్రాధాన్యతలకు అనుగుణంగా సవరించడానికి ప్రయత్నిస్తారు గుర్తుంచుకోండి నేర్చుకోవడం అంటే మీ ప్రవర్తనను మార్చుకోవడం మీ ప్రవర్తనా లక్షణాల లో కొన్ని ఆమోదయోగ్యం కాదని లేదా విరుద్ధమైన పరిస్థితికి దారితీస్తుందని అవతలి వ్యక్తి కనుగొన్నాడని మీకు తెలిస్తే మీరు మార్చడానికి ప్రయత్నిస్తారు మీరు సవరించడానికి ప్రయత్నిస్తారు మరియు మీ ప్రవర్తన మారుతుంది అది అవతలి వ్యక్తికి మరింత ఆహ్లాదకరంగా మారుతుంది మిమ్మల్ని స్నేహితుడిగా భాగస్వామిగా సహోద్యోగిగా లేదా కుటుంబ నెట్వర్క్లో ఎవరినైనా సులభంగా అంగీకరించడం ఇప్పుడు మీరు తెలుసుకోవలసిన కాన్ఫ్లిక్ట్ యొక్క తదుపరి అంశం ఏమిటంటేః మనం కాన్ఫ్లిక్ట్ ను ఎందుకు పరిష్కరించాలి ఆపై కాన్ఫ్లిక్ట్ ను పరిష్కరించేటప్పుడు ప్రజలు దానిని ఎలా చేస్తారు ఇప్పుడు సాధారణంగా ప్రజలు సరే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయని భావిస్తారు ఆపై దానిని చాలా స్నేహపూర్వకంగా సామరస్యపూర్వకంగా పరిష్కరించడానికి అక్కడ ఉన్న వ్యక్తులు ఉన్నారు లేదు ఎల్లప్పుడూ కాదు కాన్ఫ్లిక్ట్ ను చాలా డిస్ట్రక్టివ్ మ్యానర్ లో పరిష్కరించడానికి ప్రయత్నించే కొందరు వ్యక్తులు ఉన్నారు ఇతరులు దీనిని నిర్మాణాత్మక పద్ధతి లో పరిష్కరించాలనుకుంటున్నారు నేను ఇక్కడ ఉంచిన చిత్రాన్ని చూడండి కాన్ఫ్లిక్ట్ అణు బాంబు లాగా పేలుతుంది ఆపై చాలా మంది జీవితాలను సంబంధాలను నాశనం చేస్తుందికానీ పరిస్థితిని నిజంగా ప్రకాశవంతం చేయడానికి నిర్మాణాత్మకంగా ఉపయోగించవచ్చు కేవలం దానిని రెచ్చగొట్టడానికి బదులుగా పరిస్థితిని ప్రేరేపించడానికి బదులుగా మీరు దానిని ప్రకాశవంతం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు మీరు శాంతిని తీసుకురావచ్చు కానీ ప్రజలు తమ ప్రాణాలను సంబంధాలను కోల్పోయే యుద్ధరంగం వంటి పరిస్థితికి కూడా మీరు దారి తీయవచ్చు కాబట్టి మీరు విధ్వంసక రీతిలో ఉండాలనుకుంటున్నారా లేదా నిర్మాణాత్మక రీతిలో ఉండాలనుకుంటున్నారా సహజంగానే మీరు మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే మీరు నిర్మాణాత్మక రీతిలో ఉండాలి ఇప్పుడు తదుపరి ప్రశ్న ఏమిటంటే మీరు సహజంగా ఎలాంటి మోడ్లోకి ప్రవేశిస్తున్నారు మీ శైలి ఏమిటిః మీరు విధ్వంసక వైపు ఉన్నారా లేదా నిర్మాణాత్మక వైపు ఉన్నారా మరియు మీరు విధ్వంసక వైపు ఉంటే నేను విధ్వంసక రెండింటినీ గుర్తించబోతున్నానుఅలాగే నిర్మాణాత్మకమైనవి మీరు విధ్వంసక స్థితిలో ఉన్నారని అనుకుంటే మీరు నిర్మాణాత్మక స్థాయికి రావాల్సిన సమయం ఆసన్నమైంది మీరు ఇప్పటికే నిర్మాణాత్మక వైపు ఉంటే దయచేసి ఈ నాణ్యతను మెరుగుపరచండి మరియు దీన్ని మరింత మెరుగుపరచండి ప్రజలకు మీరు అవసరం ప్రపంచానికి మీలాంటి వ్యక్తులు అవసరం ఇప్పుడు మొదట ఈ వైపు కాన్ఫ్లిక్ట్ల పరంగా ప్రజలు విధ్వంసక మనస్తత్వం ఏమి చేస్తారు వ్యక్తిత్వం మరియు స్వభావం గురించి భిన్నాభిప్రాయాలు ఉంటాయి కాబట్టి మీ పాత్ర మంచిది కాదని వారు కనుగొంటారు మీ వ్యక్తిత్వమే దానిని సృష్టిస్తోంది ఇప్పుడు నిర్మాణాత్మక వైపు ఉన్నవారు వారు వ్యక్తిత్వం లేదా పాత్ర గురించి ఏమీ చెప్పరు వారు కేవలం ఆలోచనలు మరియు విధానాల గురించి అసమ్మతిని చూస్తారు అది వ్యక్తి కాదని వారికి తెలుసు కానీ ఆలోచనలు కాన్ఫ్లిక్ట్స్ను సృష్టిస్తున్నాయి ఈ వైపుః విధ్వంసక మనస్తత్వం వ్యక్తి వ్యక్తులపై దాడి చేస్తాడు ఇప్పుడు నిర్మాణాత్మక మనస్తత్వం ఉన్నవారు సమస్యలపై దృష్టి పెడతారు మరియు వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై కాకుండా సమస్యలపై మాత్రమే దృష్టి పెడతారు ఇప్పుడు ఈ వైపుః విధ్వంసక మనస్తత్వం వ్యక్తిగత శత్రుత్వం అభిప్రాయ భేదాల వల్ల ప్రేరేపించబడిందిఅయితే నిర్మాణాత్మక వైపు వ్యక్తి విభేదాలను గౌరవిస్తాడు వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీయకుండా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాడు మరియు ఈ వైపుః విధ్వంసక వైపు ఉన్న వ్యక్తి వ్యక్తి ఒక సమూహంలో ఉంటే ఆ వ్యక్తి సమూహాన్ని ముందుకు సాగనివ్వకుండా ప్రయత్నిస్తాడు లేదా సమూహం యొక్క ఐక్యతను ప్రభావితం చేస్తాడు ఇప్పుడు నిర్మాణాత్మక వైపు ఉన్న వ్యక్తి సమూహ పనితీరును నిర్ధారిస్తాడు మరియు సమూహాన్ని ఒకరితో ఒకరు సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇప్పుడు అన్నింటికంటే మీరు విధ్వంసక మనస్తత్వాన్ని పరిశీలిస్తే కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఎక్కువ సమస్యను సృష్టించడానికి ప్రయత్నించే వ్యక్తులు ఒకప్పుడు చాలా తక్కువ పనితీరుకు ప్రసిద్ధి చెందినవారు తక్కువ ఆత్మగౌరవం ఉన్నవారు ప్రతికూల ఆలోచన కలిగి ఉంటారు సరే ఇప్పుడు ఈ వైపుః నిర్మాణాత్మక వ్యక్తులు వారు ఒక జట్టులో ఉంటే నేను జట్టు అని చెప్పినప్పుడు అది ఒక రకమైన నిర్వహణ వ్యాపార సెటప్లో ఉన్న జట్టు కాదు కానీ ఒక కుటుంబం కూడా నెట్వర్క్ అనేది ఒక జట్టు వారు ఒక సమూహంలో ఉంటే ఏ రకమైన మానవ సంబంధాలు అయినా వారు ఒక జట్టులో పనిచేస్తారు ఇప్పుడు నిర్మాణాత్మక మనస్తత్వం ఉన్న వ్యక్తులు వారు ఉన్నత పనితీరు కనబరిచేవారు వారు సంఘర్షణ నలను పరిష్కరించాలనుకుంటున్నారు వారు సామరస్యపూర్వకమైన పరిస్థితులు మరియు పరిష్కారాలను చేరుకోవాలనుకుంటారు ఆపై వారు అధిక పనితీరు కోసం వెళతారు ఇప్పుడు మీరు నిర్మాణాత్మక రీతిలో ఉండాలని అంగీకరించండి నిర్మాణాత్మక మనస్తత్వం మీరు సంఘర్షణను పరిష్కరించాలనుకున్నప్పుడు మీరు ఏమి చెప్పాలనే దాని గురించి మరియు మీరు ఏమి చెప్పకూడదనే దాని గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి మొదట ఏమి చెప్పకూడదో చెప్పండి ఆపై ఏమి చెప్పాలో చూద్దాం రెండింటినీ నేను పక్కపక్కనే ఉంచాను మీరు ఏమి చెప్పకూడదు నేను మాత్రమే సరైన వ్యక్తిని మరియు మీరు తప్పు అని నేను సరిచేస్తున్నాను అని మీరు చెప్పకూడదు దాని బదులుగా మీరు సరైనది అని చెప్పవచ్చు కానీ నేను తప్పు కాదు మీరు చెప్పేది చాలా వరకు సరైనది మరియు నేను ఆ మేరకు అంగీకరిస్తున్నాను కానీ నేను ఇలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను కూడా తప్పు చేయలేదని దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు చెప్పేది నిజం వంటి వ్యక్తీకరణను మీరు చెప్పకూడదు కానీ నేను దానిని అంగీకరించను కానీ ఇది విరుద్ధంగా ఉంది ఇప్పుడు మరోవైపు మీరు చెప్పేది నిజమని అవతలి వ్యక్తి చెప్పేది కూడా ఆమోదయోగ్యం కాదు తద్వారా బట్ కి బదులుగా అండ్ అనేది ఒక వ్యత్యాసాన్ని కలిగిస్తుంది ఆపై ఈ వైపు మీరు చెప్పకూడదు లేదా మీరు ఆలోచించకూడదు నేను ఈ కాన్ఫ్లిక్ట్ లో గెలవాలి ఈ పోరాటం ముగింపులో నేను గెలవాలి కానీ మీరు ఓడిపోవాలి కానీ మరొక వైపు మీరు ఏమి చెప్పాలో మీరు ఆలోచిస్తూ ఉండాలివారు విన్ విన్ పరిష్కారాన్ని కనుగొంటారు వారు స్నేహపూర్వకంగా మరియు స్నేహపూర్వకంగా సొల్యూషన్ ను కనుగొంటారుఈ వైపు అవతలి వ్యక్తి నిందిస్తూ ఇలా అంటాడుః మీరు బాధ్యత వహిస్తారు మీరు మొదటి సందర్భంలో సృష్టించారు ఇప్పుడు మరొక వైపు నిర్మాణాత్మక మనస్తత్వం కలిగిన వ్యక్తి ఇలా అంటాడు నేను బాధ్యత వహిస్తున్నాను ఐ యం సారీ im sorry అని ఇప్పుడు ఈ వైపు వ్యక్తి ఇలా అంటాడు మీరు క్షమాపణ చెప్పాలి మరొక వైపు నిర్మాణాత్మకమైన మనసు ఉన్న వ్యక్తి నన్ను క్షమించండి నేను మిమ్మల్ని మీ మనోభావాలు బాధపెట్టినట్లయితే లేదాఈ పొరపాటు చేసినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను ఇప్పుడు ఈ వ్యక్తి ఇలా అంటాడుః మీరు ఎల్లప్పుడూ మాట్లాడటం మీరు ఎప్పుడూ వినరు మీరు ఎల్లప్పుడూ మీ పక్షాన ఉంటారు మీరు ఎప్పుడూ వినరు అవతలి వైపు వ్యక్తి నేను వింటున్నాను దయచేసి మాట్లాడండి మొదట నేను మీ అభిప్రాయాలను వినాలనుకుంటున్నాను మరియు మీరు ఇలా ఎప్పుడూ చెప్పకూడదుమీరు ఎల్లప్పుడూ ఇలా చేయండి మీరు నా కోసం ఎప్పుడూ ఇలా చేయరు ఆల్వేస్ నెవర్ ఆల్ ది టైమ్ నన్ వంటి పదాలు కమ్యూనికేషన్ లో మైండ్ బ్లాకర్స్ ఇప్పుడు ఈ వైపు అతను చెప్పేవాడు బదులుగా నేను ఎల్లప్పుడూ దీన్ని చేస్తాను మీరు చెబుతారునేను చేశానని మీరు అనుకుంటారు నేను మీకు వాగ్దానం చేస్తున్నాను నేను పునరావృతం చేయను నేను మీకు హామీ ఇస్తున్నాను అది జరగదు ఈ విషయం భవిష్యత్ లో పునరావృతం కాకుండా నేను చూసుకుంటాను కాబట్టి మీరు నిర్ణయించుకోండిమీరు ఏమి చెప్పాలి ఏమి చెప్పకూడదు మరియు మీరు ఇప్పటివరకు ఏమి చెబుతున్నారు మీరు తప్పుడు విషయాలు చెబుతుంటే కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు పెరుగుతున్నాయో ఇప్పుడే మీరు అర్థం చేసుకోవచ్చు ఘర్షణలు పెరగడం అంటే నా ఉద్దేశ్యం ఏమిటి ఘర్షణ పెరగడం అంటే దాని తీవ్రత పెరగడం పూర్తిగా తొలగించడానికి లేదా పరిష్కరించడానికి బదులుగా తొలగించబడటానికి బదులుగా కాన్ఫ్లిక్ట్ పెరగడానికి ఏమి జరుగుతుంది మరియు కాన్ఫ్లిక్ట్ తొలగించవలసి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది లేదా మీరు తొలగించాలనుకుంటే లేదా మీరు తీవ్రతరం చేయాలనుకుంటే మీరు ఏమి చేయాలి ఇప్పుడు ఈ వైపు చూడండి మీరు ఎస్కలేట్ చేయాలనుకుంటే లేదా మీరు ఎస్కలేట్ చేయడంలో నిమగ్నమయ్యే ప్రతికూల మనస్తత్వ వ్యక్తిలో భాగం అయితే ఇవి మీరు చేస్తున్న పనులు మరియు నేను చెప్పినట్లుగా మీరు వీటిలో కొన్నింటిని చేస్తున్నట్లయితే దానిని ఆపడానికి ప్రయత్నించండి ఆపై మీరు తొలగించగల మార్గాలను చూడండి కోపం చూపించడం తలుపు కొట్టడం తలుపు మీద ఏదైనా విసిరేయడం వంటి ఏ రూపంలోనైనా కోపం చూపించడంఏదైనా వ్యక్తి పైకి విసిరేయడం లేదా నేను నిన్ను చంపుతానని ఆ వ్యక్తిని బెదిరిస్తే నేను నిన్ను కొడతాను మీరు ఈ కార్యాలయం నుండి బయటకు వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది మీరు గేట్ నుండి బయటకు వచ్చినప్పుడు మీరు ఏమి చేస్తారో నాకు తెలియజేయండి రహదారిపై నేను మిమ్మల్ని కొడతాను నేను మిమ్మల్ని అవమానిస్తాను నేను మిమ్మల్ని అవమానిస్తాను ఇప్పుడు ఈ వైపు తొలగించే వ్యక్తి ప్రశాంతంగా మరియు చల్లగా ఉంటాడు అవతలి వ్యక్తి తన స్వరాన్ని పెంచినప్పుడు కూడా అతను తన స్వరాన్ని పెంచడు ఎందుకంటే మీరు స్వరాన్ని పెంచినట్లయితే అది మళ్లీ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది అతను ప్రశాంతంగా ఉంటాడు అతను బెదిరిస్తే స్వరం పెంచే బదులు తక్కువ స్వరంలో మాట్లాడతాడు అతను చెప్పేది ప్రశాంతంగా వింటాడు ఇప్పుడు ఈ వైపు వ్యక్తి వస్తువులను కొట్టడం విసిరేయడం చేస్తే అవతలి వ్యక్తి తన కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తే అతని వికర్షణ హఠాత్తుగా చేసే చర్యను కొనసాగించండి అతను విసిరే బదులు అతను అతనిపై విషయాలను తిరిగి విసిరేయడానికి ఇష్టపడడు కాబట్టి అతను దానిని అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు ఈ వైపు అతను కేకలు వేస్తాడు అరుస్తాడు మరోవైపు అతను ఎలాంటి వ్యక్తిగత దాడులను నివారించడానికి ప్రయత్నిస్తాడు కానీ దానిని తీవ్రతరం చేయాలనుకునే వ్యక్తి అవమానకరమైన ఎగతాళి చేసే అవమానకరమైన పదాలను ఉపయోగిస్తాడు మరోవైపు వ్యక్తి సాధ్యమైనంత ఆమోదయోగ్యంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు అతను ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటాడు ఎందుకంటే పోరాటం కంటే పరిష్కారం చాలా ముఖ్యమని అతనికి తెలుసు ఇప్పుడు ఈ వైపు వ్యక్తి చాలా దృఢంగా ఉన్నాడు మరియు అతను మారడానికి లేదా రాజీ పడటానికి నిరాకరిస్తున్నాడు మరోవైపు వ్యక్తి మారడానికి మరియు రాజీ పడటానికి ఇష్టపడతాడు ఈ వైపు వ్యక్తి చర్చించడానికి మరియు ఒక పరిష్కారానికి రావడానికి నిరాకరిస్తున్నారు తొలగించాలని కోరుకునే వ్యక్తి ఎల్లప్పుడూ విన్ విన్ పరిష్కారం కోసం చూస్తాడు కొన్నిసార్లు రెచ్చగొట్టాలనుకునే వ్యక్తి నిరసన వ్యక్తం చేస్తాడు నేను నిన్ను వినడం కూడా లేదని చెబుతాను నేను బహిరంగంగా లేదా చాలా హింసాత్మకంగా వ్యతిరేకిస్తున్నాను వారు బ్రెయిన్ స్ట్రోమ్ చేయడానికి ప్రయత్నిస్తున్న చర్చా గది నుండి బయటకు వెళ్లి ఆపై కాన్ఫ్లిక్ట్ లకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు మరోవైపు కాన్ఫ్లిక్ట్స్ ను తొలగించాలని కోరుకునే వ్యక్తి కాన్ఫ్లిక్ట్ పరిష్కరించబడే వరకు ఓపికగా కొనసాగుతారు మీరు ఎంచుకుంటారు లేదా మీరు ఏ వైపు ఉన్నారో తెలుసుకొండి మీరు సమస్యలో భాగమా లేక పరిష్కారంలో భాగం కావాలనుకుంటున్నారా మీరు కాన్ఫ్లిక్ట్ సృష్టికర్తనా లేదా కాన్ఫ్లిక్ట్స్ ను నాశనం చేసే పరిష్కరించే వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారా మరియు మీరు పరిస్థితిని చాలా సామరస్యపూర్వక స్థాయికి తీసుకురావాలనుకుంటున్నారా కాన్ఫ్లిక్ట్స్ ను ఏది పరిష్కరిస్తుంది కనీసం రెండు విషయాలు ఇంకా ఒక విషయం నేను తరువాత జోడిస్తాను సంప్రదింపులు మధ్యవర్తిత్వం చర్చలు అంటే మాట్లాడటం ఆపై విషయాలను చర్చించడం ఆపై మాట్లాడటం ద్వారా ఒక రకమైన పరిష్కారానికి చేరుకోవడం ఆపై లాభనష్టాలను గుర్తించడం మళ్ళీ మధ్యవర్తిత్వం రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించడం కానీ అదే సమయంలో మీరు నిజంగా దాన్ని పరిష్కరించాలనుకుంటే మీరు రెండు వైపులా చూడాలి దీని గురించి నేను తదుపరి ఉపన్యాసంలో మరింత మాట్లాడతాను మీరు రెండు వైపులా చూసి ఎలా పరిష్కరించగలగాలి ఆపై మీరు ఎల్లప్పుడూ ఈ విన్ విన్ వైఖరిని కలిగి ఉండాలి ఇప్పుడు నేను చెప్పాను మూడవది కూడా ఉంది అంటే మధ్యవర్తిత్వం మరియు ఈ విషయాలు కాన్ఫ్లిక్ట్ పరిష్కారానికి మూడు స్థాయిలు ఉన్నాయని మనం చెప్పగలం కాన్ఫ్లిక్ట్ పరిష్కారం యొక్క మూడు స్థాయిలు ఏమిటి త్వరగా మొదటిది చర్చలు అంటే ఇద్దరు వ్యక్తులు కూర్చుని కేవలం మాట్లాడటం మరియు బ్రెయిన్ స్ట్రోమ్ చేయడం ద్వారా కలిసి ఒక తీర్మానాన్ని రూపొందిస్తారు రెండవది మధ్యవర్తిత్వం ఇక్కడ మూడవ పక్షం పరిష్కారాన్ని కనుగొనడంలో వ్యక్తులకు సహాయం చేస్తుంది మరియు మూడవది మధ్యవర్తిత్వం ఇప్పుడు ఇది మూడవ పక్షాన్ని కూడా కలిగి ఉంటుంది మరియు చర్చలు మధ్యవర్తిత్వం విఫలమైనప్పుడు స్థాపించబడుతుంది ఇప్పుడు మధ్యవర్తిత్వంలో సాధారణంగా మూడవ పక్షం మీకు తెలిసినట్లుగా ఉంటుంది కానీ మధ్యవర్తిత్వంలో వాస్తవానికి మూడవ పక్షం కొన్నిసార్లు న్యాయమూర్తి లాంటి వ్యక్తి అవుతాడు ఉదాహరణకు మీరు తీసుకునే న్యాయస్థానం ఆపై ఈ న్యాయమూర్తి అక్షరాలా కూర్చుని ఆపై మీ కోసం సమస్యను పరిష్కరిస్తారు లేదా మీరు తెలియని వారి వద్దకు తీసుకువెళతారు కానీ మీరు ఈ వ్యక్తి వద్దకు వెళతారని మరియు ఆ వ్యక్తి మీకు ఏమి చెప్పినా మీరు దానిని అంగీకరిస్తారని మీరందరూ అంగీకరిస్తారు ఈ ఉపన్యాసం ముగింపులో మీరు విన్ విన్ సమస్య పరిష్కారాన్ని ఉపయోగించి సంబంధాలను సమన్వయం చేయగలగటం చాలా ముఖ్యం అని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది ఎందుకు అవసరం మరియు మీరు దానిని ఎలా చేయవచ్చు మళ్ళీ నేను తదుపరి ఉపన్యాసంలో కొన్ని ఉదాహరణలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను కానీ ఈ సమయంలో మీరు గెలవడం ఓడిపోవడం గురించి ఆలోచిస్తే నేను గెలుస్తాను ఎవరైనా ఓడిపోతారు లేదా నేను ఓడిపోతాను తద్వారా నేను ఎవరినైనా గెలవనిస్తాను మీరు నిజంగా సంబంధాన్ని సమన్వయం చేయడం లేదు దీనిని చూడండి కాన్ఫ్లిక్ట్ లు లేకుండా ఏ జీవితం జీవించదు అన్ని జీవితాలకు కాన్ఫ్లిక్ట్ లు ఉంటాయి మరియు ప్రతి సంబంధం ఏదో ఒక సమయంలో వైరుధ్య పరిస్థితులను ఎదుర్కొంటుంది సంబంధం ఎంత బాగున్నప్పటికీ మీరు కథలో చదివినట్లుగా ప్రజలు ఎప్పటికీ సంతోషంగా ఉండటానికి మార్గం లేదు కాన్ఫ్లిక్ట్స్ ను ఎలా పరిష్కరించాలో ఆపై ఆనందాన్ని తిరిగి ఎలా తీసుకురావాలో మాత్రమే వారు నేర్చుకున్నారు కాన్ఫ్లిక్ట్ ల కారణంగా అది అదృశ్యమైనట్లు కనిపించిన చోట వారు ఆనందాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు వారు చాలా మంచి కాన్ఫ్లిక్ట్ పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేసిన వ్యక్తులు బహుశా అందుకే వారు ఎప్పటికీ సంతోషంగా జీవించగలుగుతారు కానీ కాన్ఫ్లిక్ట్స్ ను పరిష్కరించకుండా కాదు ఆపై మనం విన్ విన్ సమస్య పరిష్కారాన్ని ఉపయోగించి అంతర్గత మరియు వ్యక్తుల మధ్య విభేదాలను పరిష్కరించగలిగినప్పుడు అది సంబంధాన్ని బలోపేతం చేస్తుంది కానీ మనం అలా చేయనప్పుడు అది దానిని నాశనం చేస్తుంది అంతిమంగా ఆ సంబంధాలు మీకు విజయాన్ని అందించబోతున్నాయి లేదా మీ విజయం నుండి మిమ్మల్ని దిగజార్చుతాయి ఆపై మీరు వైఫల్యాన్ని ఇస్తారు మీరు విన్ విన్ సమస్య పరిష్కారాన్ని ఉపయోగించి సంబంధాన్ని సమన్వయం చేయడం నేర్చుకోవడం చాలా ముఖ్యం మరియు ఈ ఉపన్యాసాన్ని చాలా ప్రసిద్ధ ఉల్లేఖనంతో ముగించాలనుకుంటున్నాను ఇది వాస్తవానికి కాన్ఫ్లిక్ట్స్ ల గురించి మనం మాట్లాడే దాని గురించి చాలా బహిర్గతం చేసే ఆలోచనను ఇస్తుంది గందరగోళం లేదా కాన్ఫ్లిక్ట్స్ లు లేకపోవడం వల్ల శాంతి వస్తుందని సాధారణంగా ప్రజలు భావిస్తారు కానీ ఈ కోట్ ప్రకారం ఇది ఇలా చెబుతోంది శాంతి కాన్ఫ్లిక్ట్స్ లు లేకపోవడం వల్ల రాదు కానీ జీవితంలో ఎటువంటి సంఘర్షణ ఉండదని ఆలోచించడం ద్వారా మీరు శాంతికి చేరుకోగలరని అనుకుంటే అది శాంతి కాదు కానీ మీరు ఈ సంఘర్షణలను చాలా శాంతియుతంగా పరిష్కరించుకునే మీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి ఆపై మీరు సామరస్యపూర్వక వాతావరణంలో జీవించగలుగుతారు ఇప్పుడు ఈ ఆలోచనతో నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను మరియు రాబోయే ఉపన్యాసంలో నేను కేవలంఈ గెలుపు గెలుపు పరిస్థితిని ఉపయోగించి చాలా స్నేహపూర్వక పద్ధతిలో వ్యక్తుల మధ్య విభేదాలు పరస్పర సంబంధ సంఘర్షణలను ఎలా పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు అనే దాని గురించి చర్చించబోతున్నాను మనము తదుపరి ఉపన్యాసంలో కలుస్తాము అప్పటి వరకు నేను వీడ్కోలు పలుకుతున్నాను